నమస్కారం నేను కాన్పూర్ ఐఐటీ నుంచి జయంత ఛటర్జీ మనం ఇప్పుడు మేనేజింగ్ సర్వీసెస్ మరియు సమకాలీన సమస్యలు పై చర్చించుకుందాం గత కొన్ని వారాలుగా మనం సేవ నిర్వహణ వ్యూహాలు సంబంధించి అనేక అంశాలను చర్చించాము ఈ ఉపన్యాసంలో మనం సేవ మార్కెటింగ్ వ్యూహాలు మరియు ఆపరేషన్ వ్యూహాల గురించి చర్చించడానికి మనం సాధారణంగా ఏడు 'P యొక్క ఎక్రోనిం ఉపయోగిస్తాము ఎందుకంటే మనం సేవల్లో చర్చించినట్లు మార్కెటింగ్ మరియు కార్యకలాపాలు చాలా తేలికగా గుర్తించుకోవడానికి ఉపయోగపడతాయి ముందు ఉపన్యాసాల లో చర్చించినట్లుగా మంచి ఆకర్షణీయమైన నమూనాలు ఉన్నాయి మనం ఇంతకుముందు చర్చించిన ఏడు P లు సేవా ఉత్పత్తి సేవ ఉత్పత్తి నిర్మాణం ఒక ఉత్పత్తి సేవ మూలకాల్లో వివిధ అంశాల గురించి మనం వివరంగా చర్చించాము మనం మరొక P అయిన ప్రజల గురించి చర్చించాము భౌతిక ఆధారాల గురించి చర్చించాము భౌతిక ఆధారాలుసేవా వాతావరణం గురించి మనం ఆందోళన చెందాము సమయం అనుమతించి నట్లయితే ఆ సేవ సెట్టింగులు సేవా పరిసరాల గురించి లేదా మేము తరచుగా సేవా స్థాయి గా పిలిచే సమస్యలను తరువాతి సెషన్లో నేర్చుకుంటాం మనం ఇంతకుముందు ప్రమోషన్ కస్టమర్ విద్య మరియు సేవా సందర్భానికి అనుసంధానించడం గురించి తరచుగా చర్చించాము మనకు ప్రాథమికంగా మూడు పేర్లు ఉన్నాయి అవి ఏమిటంటే స్థలం ధర వస్తువు మనం ఈ రోజు స్థలం అని పిలువబడే ఈ P గురించి చర్చిస్తాము కాబట్టి అసలు నాలుగు P లు అయిన వస్తువు ప్రమోషన్ స్థలము మరియు ధర మధ్య చాలా మంచి సంబంధం కలిగి ఉంది సేవల్లో వాటి సంబంధాల మధ్య సరళత మరియు ఈ వ్యూహాత్మక అంశాల మధ్య ఇంటర్ఫేస్ల నుండి కొత్త వ్యాపార నమూనాలు ఎలా వెలువడుతున్నాయి మనం ఈ రోజు చూస్తాము అన్ని వ్యాపారాలు వినియోగదారులను చేరుకోవాలి మరియు అందువల్ల వారు టచ్పాయింట్లను సృష్టించాలి మరియు ప్రారంభంలో ఈ టచ్పాయింట్లు సంస్థలచే నియంత్రించబడ్డాయి మరియు తరువాత వారు అనేక ఇతర భాగస్వాములను చేర్చారు వారు పరిశ్రమల స్థలము నుండి పంపిణీ నిర్మాణాన్ని తయారు చేస్తారు ఇక్కడ విలువ ప్ప్లేస్కు ప్యాక్ చేయబడుతుంది కస్టమర్కు విలువ పంపిణీ చేయబడిన చోట డెలివరీ గొలుసు అని పిలవబడుతుంది ఈ డెలివరీ మార్పులో లావాదేవీల వ్యయాన్ని తగ్గించడం పై ఎల్లప్పుడూ దృష్టి ఉంటుంది ఉత్పత్తి ప్రపంచం నుండి రుణం తీసుకోవడానికి ఒక వినియోగదారులకు వివిధ వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అవసరం బహుళ ఆహారాలు మరియు పానీయాల వస్తువులు అవసరం మరియు అనేక ఇతర జీవనశైలి ఉత్పత్తులు అవసరం ఆ ఉత్పత్తులన్నీ ప్రతి తయారీదారుడి నుండి ఒక్కొక్కటిగా పొందగలిగితే అనేక లావాదేవీలు చాలా ఉన్నాయి లావాదేవీల సంఖ్య సమానమైన వస్తువుల సంఖ్య కానీ వినియోగదారుడు కోరుకునే ఈ వివిధ అంశాలను కలిపి ఉండే వ్యక్తుల మధ్య అగ్రిగేటర్ల ఉంటే ఈ ఉత్పత్తులన్నింటినీ పొందడానికి వినియోగదారునికి ఒక టచ్ పాయింట్ ఉంటుంది కొన్ని మార్గాల్లో సేవల్లో కూడా డెలివరీ ఆర్కిటెక్చర్ రూపకల్పనలో ఎప్పుడూ ముందుగానే ఉంటాయి లావాదేవీల వ్యయాన్ని ఎల్లప్పుడూ నిర్వహిస్తూనే ఉంటాయి మరియు డెలివరీ షెడ్యూల్ ఖర్చు మొదలైన వాటి యొక్క లాజిస్టిక్లను నిర్వహిస్తున్నాయి ఏదో ఒక విధంగా ఈ ఉత్పత్తి ప్రపంచంలో ఈ ప్రత్యేక చర్చ ఇతర అధ్యాయాల మాదిరిగానే ఉంది ఈ భౌతిక మరియు ఎలక్ట్రానిక్ చానెళ్ల ద్వారా పంపిణీ చేసే సేవలు వస్తువులు లేదా ఉత్పత్తుల విషయంలో ఎలక్ట్రానిక్ మీడియా యొక్క సరళమైన అదనపు వ్యాపారం యొక్క పాత్రను మార్చలేదని మనం ఇప్పుడు చూస్తాము మీరు ఎలక్ట్రానిక్ ఛానల్ ద్వారా మొబైల్ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు లేదా భౌతిక స్టోర్ ద్వారా మొబైల్ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు కాబట్టి భౌతిక మరియు ఎలక్ట్రానిక్ ఛానెల్లు లావాదేవీల వ్యయం సమయం స్థానం మొదలైన వాటికి సంబంధించిన ప్రయోజనాలు సృష్టించవచ్చు అయితే ఫోన్ లేదా టూత్పేస్ట్ లేదా సబ్బు కూడా మారదు ఇప్పటికే సేవ విషయంలో ఎలక్ట్రానిక్ ఛానల్ అదనంగా అనేక ప్రయోజనాలను మార్చివేసి అంతరాయాన్ని సృష్టించింది ఇక్కడ కొన్ని పాత వ్యాపార నమూనాలు కనుమరుగయ్యాయి మరియు కొత్త వ్యాపార నమూనాలు వెలువడ్డాయి మనం భౌతిక ఉత్పత్తులను తరలించం స్పష్టంగా దీనికి కొంత అనుబంధ కదలిక అవసరం కావచ్చు సాధారణంగా మన అనుభవాలు ప్రదర్శనలు మరియు పరిష్కారాలు భౌతికంగా రవాణా చేయలేము కాబట్టి రైలు నడుస్తున్న సమయం లేదా హోటల్ టారిఫ్ గురించి ప్రశ్నలు లేదా బస్సు షెడ్యూల్ గురించి విచారణ వంటి వివిధ రకాల సమాచార సేవలు ముఖాముఖిగా అందుబాటులో ఉంచుతారు అవి టెలిఫోన్ ద్వారా కూడా అందుబాటులో ఉండవచ్చు కానీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ మరియు ఇంటర్నెట్ ప్రారంభించడం వలన కొన్ని ముఖ్యమైన మార్పులు సృష్టించబడ్డాయి వ్యాపార ప్రపంచాన్ని వారు ఏ విధంగా మార్చారు భౌతిక ఛానెల్ ద్వారా కాకుండా నెట్ ద్వారా మరింత ఎక్కువ సమాచారం లావాదేవీలు జరుగుతాయి మనం దానిని ఇప్పుడు నేర్చుకుంటాం ఈ సమయంలో పంపిణీ సేవ పంపిణీ యొక్క మూడు పరస్పర సంబంధం ఉన్న అంశాలు ఉన్నాయని మనం గుర్తిస్తాం వాటిలో ఒకటి సమాచారం లేదా ప్రమోషన్ ప్రవాహం రెండవది చర్చలు మరియు లావాదేవీల ప్రవాహం ఒక మొదటి భాగం ఏమిటంటే ఒక పాట యొక్క శీర్షికలో లేదా సంగీత సమితి యొక్క శీర్షికలో లేదా చలన చిత్ర శీర్షికలో అందుబాటులో ఉన్న వాటిని వినియోగదారులకు తెలియజేయడం ఒక నిర్దిష్ట పత్రిక గురించి వివరాలు ఉంటాయి రెండవ దశలో మనం చర్చలు మరియు లావాదేవీలు చేస్తాము అంటే కస్టమర్ డెలివరీకి అర్హత సాధించే లేదా సేవలు ఉపయోగించుకునే హక్కును ఉపయోగించే ప్రక్రియకు సంబంధించినది మూడవది మనకు ప్యాకేజీ యొక్క డెలివరీ ఉంది సేవా ఉత్పత్తి వివిధ రూపంలో ఉంది ఇప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం ఇప్పుడు మీ తెరపై మీ ముందు మీకు ఉత్పత్తుల సంఖ్య ఉంది ఎడమ వైపున మీకు మూడు ఉత్పత్తులు ఉన్నాయి అవి సంగీతాన్ని అందించే ఉత్పత్తులు మధ్యలో లేదా కుడి వైపున మీకు ఛాయాచిత్రాలు చిత్రాల ప్రాసెసింగ్ వీడియోలు బాడుగ కి ఇచ్చే వీడియోలు మొదలైనవి ఉత్పత్తులు మరియు అవుట్లెట్లు ఉన్నాయి చాలా సంవత్సరాలు ఈ ఉత్పత్తులు అనుభవాలు పంచుకునే అంశాలు మరియు వినోదం అందించే వేదికలు ఇతర ఉత్పత్తుల మాదిరిగా ఇది ఒకటిగా ఉంది రికార్డింగ్ కంపెనీలు సంగీతాన్ని సృష్టించాయి సంగీతాన్ని రికార్డ్ చేశాయని మీకు తెలుసు అప్పుడు వారు దానిని ప్రారంభంలో వినైల్ లాంగ్ ప్లేయింగ్ లేదా షార్ట్ ప్లేయింగ్ రికార్డులు తరువాత క్యాసెట్లు తరువాత సిడిలు డివిడిలు మరియు మొదలైన వాటిపై పంపిణీ చేశారు కానీ ఇప్పుడు వాటిని దుకాణాలకు రిటైల్ దుకాణాలకు వివిధ దశల ద్వారా మరియు అనేక విధాలుగా పంపవలసి వచ్చింది ఆ పంపిణీ గొలుసు టూత్ పేస్ట్ పంపిణీ గొలుసు లాగే ఉంటుంది ఇలాంటి వాటి లాగే ఉంటుంది కానీ ఇప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం వార్తాపత్రిక కూడా ఒక ఉత్పత్తి ఇది ప్రతిరోజూ ఉదయం మీ ఇంటి వద్ద అందించే సేవలు మూర్తీభవించిన మరియు ఇది సంవత్సరాలుగా మన జీవితంలో ఒక భాగం కానీ ఈ రోజు ఎక్కువ వార్తాపత్రికలు ముఖ్యంగా ఆ తరం y అని పిలిచే ప్రజలకు పంపిణీ చేయబడతాయి అంటే 1980 నుంచి 2000 మధ్య జన్మించిన వ్యక్తులు కాబట్టి ఇప్పుడు 15 నుంచి 25 సంవత్సరాల వయస్సు ఉన్నవారు వివిధ రకాల మొబైల్ పరికరాల్లో వార్తా పత్రికలు చదువుతారు కాబట్టి ఈ ఉదయం వార్తాపత్రిక డెలివరీ వారికి చాలా సందర్భోచితం కాదు బహుళ భాగాలుగా వారికి ఆసక్తి ఉన్న ప్రొఫైల్ ప్రకారం వార్తలు అందించబడతాయి వార్తలు వారి రోజు సమయం ప్రకారం అనేక మాడ్యూళ్ళలో పంపిణీ చేయబడతాయి సాయంత్రం ఇది వినోదానికి సంబంధించిన వార్తలు కావాలి ఇది స్టాక్ మార్కెట్కు సంబంధించిన వార్తలు లేదా కొన్ని ఇతర వ్యాపార సంఘటనలు లేదా ఉదయం రాజకీయ సంఘటనలు కావచ్చు రోజు మధ్యలో ఇవన్నీ వాణిజ్యం మరియు వ్యాపారానికి సంబంధించినవి కావచ్చు

సేవ ఇతర ఛానెల్లలో పంపిణీ చేయబడింది ఈ ఉత్పత్తి మరియు సేవా కలయిక ఈ చిత్రంలో మనం చూసినట్లు ఇది ఇప్పుడు కొత్త రకాల సేవలను సృష్టిస్తోంది కొత్త రకాల వ్యాపార నమూనాలను సినిమాలను అందించాల్సిన అవసరం ఉంది సినిమా సేవ ఇంతకు ముందు ఏ సినిమాలు స్టూడియోలలో నిర్మించి ఆపై అవి పెద్ద రీల్స్ లో ఉంచి మరియు ఆ రీల్స్ దేశవ్యాప్తంగా భౌతికంగా పంపిణీ చేసేవారు అప్పుడు వాటిని పంపిణీదారులు ఉపయోగించారు తెరపై ప్రదర్శించేవారు ప్రజలు సినిమా ఆడిటోరియం లోకి వచ్చి అనుభూతిని పొందేవారు సినిమాలు ప్యాకేజీ అవి ప్రసారం చేయబడతాయి కస్టమర్ కి నెట్లో పంపిణీ చేయబడతాయి టీవీ కావచ్చు కంప్యూటర్ కావచ్చు హ్యాండ్హెల్డ్ టాబ్లెట్ కావచ్చు స్మార్ట్ఫోన్ కావచ్చు ఉత్పత్తి ఎక్కడ అవుతుంది సేవ ఎక్కడ చేయబడుతుంది ఏమి పంపిణీ చేయబడుతుంది ఏదో ఒక విధంగా డెలివరీ ఉత్పత్తి అవుతుంది ఎందుకంటే కొన్నిసార్లు ఈ ఉత్పత్తులు మీ చెవిలో స్ట్రీమింగ్ మ్యూజిక్ లాగా నిరంతరం అందించబడతాయి కాబట్టి మీ జేబులో ఉన్న పరికరాన్ని ఉపయోగించండి సంగీతం ఒక స్ట్రీమ్ మరియు మీరు రోజంతా సేవా ప్రవాహంలో ఉన్నారు చాలా మంది యువకులు రోజంతా సంగీతం చెవుల్లోకి చొప్పించడానికి మనం చూస్తూ ఉంటాం రేడియో మరియు టెలివిజన్ డెలివరీ దశలు గూర్చి వివరించారు డెలివరీ సేవలు కూడా బాగా నాశనం అయ్యాయి మరియు కొత్త వ్యాపార నమూనాలు వచ్చాయి కాబట్టి నెట్ఫ్లిక్స్ స్పాటిఫై పండోర అనే కొన్ని పేర్లు మీ ముందు ఉన్నాయి వాటిలో కొన్ని భారతదేశంలో ఇంకా అందుబాటులో ఉండకపోవచ్చు మీలో కొందరికి అన్నీ సేవల గురించి తెలియకపోవచ్చు కానీ మీరు చేయాలనుకుంటున్న ఈ సేవలను పరిశీలించడం వాటి గురించి గూగుల్ లో శోధించడం వాటి గురించి చదవడం వాటి గురించి వివిధ వ్యాసాలు అందుబాటులో ఉంటాయి మరియు ఈ సేవల వెబ్సైట్కు వెళ్లండి కొన్ని ప్రత్యేకమైన విలువ ప్రతిపాదనలను సృష్టించే డెలివరీ విధానం ఏమిటి పది సంవత్సరాల క్రితం సాధ్యం కాని కొన్ని ప్రత్యేకమైన నమూనాలు ఏమిటో చూద్దాం ఇప్పుడు ఉదాహరణకు యూట్యూబ్ ద్వారా మీకు అందించిన ఉపన్యాసం తీసుకోండి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా పలు పరికరాలని చూడవచ్చు ఇది పాత మోడల్ను పూర్తిగా దెబ్బతీసింది నేను ఐఐటి వంటి సంస్థలో పని చేస్తున్నాను అక్కడ తరగతి గదికి ఇటుక మరియు మోర్టార్ నిర్మాణం ఉంటుంది అక్కడ మీరు ప్రేక్షకులుగా ఉండే టేబుల్స్ మరియు కుర్చీలు ఉంటాయి మనం సమయం మరియు స్థలం యొక్క చట్రంలో బంధింపబడి ఉంటాము మరియు ఈ పరస్పర చర్య అదే సేవలో జరుగుతుంది ఒక తరగతిలో నేను 200 నుండి 300 మంది వరకు పాఠం చెప్పగలిగే వాడిని కానీ ఈ కోర్సులో నేను సుమారు 1000 మందికి పైగా చెబుతున్నాను వారు వేర్వేరు వాతావరణాలలో వేర్వేరు సమయాలు సమకాలికంగా ఆసిన్క్రోనస్ గా పరస్పర చర్చ కొనసాగిస్తున్నారు డెలివరీ విధానం ఆధారంగా పూర్తిగా కొత్త రకం సేవ పుట్టుకొస్తోంది ఇది లావాదేవీల వ్యయాన్ని ద్రవ్య మరియు ద్రవ్యేతర ఖర్చులు సమయం కృషి వంటివి తగ్గిస్తుంది చాలావరకు మునుపటి సాంప్రదాయ సేవలు DHL లేదా ఫెడరల్ ఎక్స్ప్రెస్ లేదా మా స్పీడ్ పోస్ట్ అని చెబుతుంది ప్రామాణిక సేవల ఇష్టాలు స్టార్ బక్స్ కాఫీ కేఫ్ డే లేదా ఇతరులు వారి పంపిణీ గొలుసును విస్తరించడానికి సంవత్సరాలు పట్టింది వారు ఒక నగరం నుండి మరొక పట్టణానికి వెళ్లి ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళవలసి వచ్చింది కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ సామూహిక విస్తృతమైన డెలివరీ అవకాశం కొత్త సేవ వ్యాపార నమూనాను సృష్టించింది

నమూనా మార్పులను చూద్దాం ఉదాహరణకు ఈ వాయిస్ ఓవర్ ఐపి వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కొద్ది సంవత్సరాల వరకు వినియోగదారులు వ్యక్తిగత కమ్యూనికేషన్ కోసం విశ్వసనీయంగా ఉపయోగించారు స్నేహితుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య తక్కువ ఖర్చుతో కూడిన వ్యక్తిగత కమ్యూనికేషన్ మరియు మొదలైనవి ఈ రోజు స్కైప్ వంటి సేవలు లేదా చాలా క్లిష్టమైన సమావేశాల కోసం వ్యాపార సమావేశాలకు ఉపయోగించబడతాయి చాలా హార్డ్కోర్ లావాదేవీలకు వ్యాపార ఒప్పందాలను పరిష్కరించడానికి కూడా ఉపయోగిస్తారు కాబట్టి ఈ సాంకేతికతలు మరియు ఆ సమాచారం మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫ్యూజన్ నుండి పొందిన వ్యాపార నమూనాలు పెరుగుతున్నాయి పరిపక్వం చెందుతున్నాయి కొత్త ఆకృతులను చాలా వేగంగా తీసుకుంటుంది ఇది అమెరికన్ సంగీత పరిశ్రమ ప్రచురించిన గ్రాఫ్ యొక్క చాలా మనోహరమైన గ్రాఫ్ సెట్ అని మీరు చూడవచ్చు ఉదాహరణకు ఇది వినైల్ రికార్డులు మరియు ఏ సంగీతం ప్రచురించబడింది మరియు పీక్ కి చేరుకుంది అని చూపిస్తుంది ఇది 70 ల చివరలో 1973 నుండి 1988 వరకు క్యాసెట్లు వచ్చి 1979 లో ఎక్కడో ఈ వినైల్ రికార్డులు ఉన్నప్పుడే ఎంచుకున్నాము కానీ సుమారు 2000 వరకు ఉండిపోయాయి కాబట్టి దాదాపు 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా మనుగడలో ఉన్నాయి సిడిలు దాని దాదాపు పదేళ్లపాటు నుండి మనుగడలో ఉన్నాయి కానీ డిజిటల్ మ్యూజిక్ నెట్లో ఎక్కడో అందుబాటులో ఉంది ఇప్పుడు తరచుగా క్యాసెట్ లేదా సిడి వంటి భౌతిక ప్లాట్ఫాం అవసరం లేదు ఎప్పుడైనా ఒక్క ట్యాప్లో నెట్ నుండి లభిస్తుంది ఇది వేగంగా మారుతుంది ఇది జీవిత చక్రం అంటే అది ఎన్ని సంవత్సరాలు జీవించి ఉంటుందో మనకు తెలియని ప్రస్తుత రూపం ఇది ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవడానికి వచ్చే ఏడాది నాటికి ఇది చాలా వ్యాకరణపరంగా మారవచ్చు ఉత్పత్తి సేవా ఉత్పత్తి నిర్మాణం సేవా పూల నమూనా కోసం మనం మా పాత మోడల్కు తిరిగి వెళ్ళవచ్చు మీరు పైన చూసినట్లుగా సమాచార ప్రాసెసింగ్ అని పిలువబడేవి ఉంది ఈ సేవా బట్వాడా కి సంబంధించిన మా పాఠ్య పుస్తకం 5 వ అధ్యాయం నుండి తీసుకోబడింది భౌతిక ప్రక్రియలు ఉన్నాయి మరియు సమాచార ప్రక్రియలు ఉన్నాయి బిల్లింగ్ లేదా చెల్లింపు లేదా ప్రారంభ ముందస్తు కొనుగోలు సమాచారం భౌతిక ఇంటర్ఫేస్ల మిశ్రమం ద్వారా సంప్రదింపులు వంటి ఈ సమాచార ప్రక్రియలు ఉన్నాయి పంపిణీ ఛానల్ భౌతికమైనది మరియు కొన్ని సందర్భాల్లో టెలిఫోన్ వాడకం మరియు మొదలైనవి ఉన్నాయి కానీ ఈ రోజు నేను కొన్నింటిని మినహాయించి ఒక హోటల్ యొక్క ఉదాహరణగా తీసుకున్నాను మీకు తెలుసా హోటల్లో మీ భౌతిక బస ఇది ఇప్పటికీ శారీరక శ్రమగా మిగిలిపోయింది కానీ చాలా ఇతర సేవా అంశాల పంపిణీ హోటల్ గురించి సమాచారం కావచ్చు ఏ హోటల్ను ఎన్నుకోవాలో సంప్రదింపులు కావచ్చు హోటల్ బుకింగ్ ఎలాంటి వాటికి సంబంధించిన ప్రాధాన్యతలను ఇస్తుంది మీకు కావలసిన గది రకం మరియు మరొక వైపు చెల్లింపు బిల్లింగ్ ఇప్పుడు వర్చువల్ మీ హోటల్ బసకు అదనంగా కొన్ని స్థానిక వస్తువులను భద్రపరచడం లేదా సేకరించడం వంటి కొన్ని మినహాయింపులు కోర్ సేవలు ఉన్నాయి ఇవి ఇప్పటికీ భౌతిక పంపిణీ గొలుసుతో కొంత ఇంటర్ఫేస్ కలిగి ఉండవచ్చు అయినప్పటికీ చాలా ఇతర సేవా అంశాలు ఇప్పుడు నెట్ ద్వారా పంపిణీ చేయబడతాయి కాబట్టి మేము ఇ సేవల మొత్తం సమస్యను చర్చించే ముందు ఇంటర్నెట్ ద్వారా అందించబడిన సేవలకు వివిధ రకాల వ్యాపార నమూనాలు మరియు డెలివరీ ఛానల్ మధ్య ఇంటరాక్టివ్ గురించి చర్చించాము డెలివరీ మీడియా మరియు సేవ యొక్క రకం మరియు సేవ యొక్క లక్షణాలు లేదా సేవా విలువ యొక్క మెరుగుదల ఉంటుంది వివిధ రకాల సర్వీస్ డెలివరీ క్లాసికల్ ఎంపికలను చూద్దాం కాబట్టి కస్టమర్ సేవా సంస్థకు వెళ్ళే సేవలు మనకు ఉన్నాయి మరియు అవి రెండు రకాల సింగిల్ సైట్ మరియు బహుళ సైట్లు ఉన్నాయి కాబట్టి కస్టమర్ క్షౌరశాలలో సినిమా థియేటర్ వంటి సేవా సంస్థకు వెళతాడు అనేక సైట్లు బస్సు సేవ రైలు సేవ ఫాస్ట్ ఫుడ్ చెయిన్ కావచ్చు ఇక్కడ కస్టమర్ ఒకే సేవను వినియోగించుకోవడానికి బహుళ సైట్లకు వెళ్ళవచ్చు ఒక సేవా సంస్థ కస్టమర్ వద్దకు రావచ్చు ఉదాహరణకు ఇది మీ ఇంటి పెయింటింగ్ లేదా మీ ఇంటి వద్ద కార్ వాష్ కావచ్చు ఇది మెయిల్ డెలివరీ లేదా బ్యాంక్ బ్రాంచ్ నెట్వర్క్ వంటి చాలా మంది వినియోగదారులకు సేవ నుండి బహుళ సైట్ డెలివరీ కావచ్చు మీ ఇంటి పెయింటింగ్ లేదా మీ మెయిల్ డెలివరీ మాదిరిగా కొన్నిసార్లు కస్టమర్ మరియు సేవా సంస్థలు ఎటువంటి భౌతిక డెలివరీ లేకుండా రిమోట్గా లావాదేవీలు చేయవచ్చు కాబట్టి ఇవి ఒకే సైట్ క్రెడిట్ కార్డ్ సింగిల్ లావాదేవీ లేదా స్థానిక ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్ లేదా స్థానిక టివి స్టేషన్లో కొన్ని నివాసాలకు ఉపగ్రహ ద్వారా ప్రసారం చేయడం లేదా టెలిఫోన్ మొబైల్ టెలిఫోన్ నెట్వర్క్ మరియు వంటి అనేక ప్రదేశాలకు పంపిణీ చేయబడతాయి కాబట్టి సాంప్రదాయ సేవల్లో లేదా ఈ హైబ్రిడ్ సేవల్లో కూడా ఇటీవల వినియోగదారుల ఛానల్ ప్రాధాన్యతలు సేవ యొక్క పంపిణీ నిర్మాణాన్ని నిర్ణయించాయి సంక్లిష్టమైన మరియు అధిక రిస్క్ సేవలకు మరియు వ్యక్తిగత భౌతిక డెలివరీకి ప్రాధాన్యత ఇవ్వబడింది మెడికల్ కన్సల్టేషన్ మరియు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ వంటిది ఇప్పటికీ అలానే ఉండవచ్చు కానీ తరువాతి సెషన్లో కూడా మనం చూస్తాము అక్కడ కూడా చాలా కొత్త నమూనాలు వెలువడుతున్నాయి మరియు కొన్నిసార్లు సామాజిక అవసరాలు కలిగిన కస్టమర్లు సీనియర్ సిటిజన్ల కు సామాజిక ఉద్దేశ్యాలు పగటిపూట కొంత లాభదాయకమైన వృత్తిని కలిగి ఉండటం వ్యక్తిగత డెలివరీ ఛానెల్లకు ప్రాధాన్యతనిస్తుంది కానీ డెలివరీ ఛానల్ నిర్మాణాన్ని నిర్ణయించే సంపూర్ణ సౌలభ్యంసౌకర్యం మంత్రంగా మిగిలిపోతాయి మరియు లావాదేవీ వ్యయాన్ని తగ్గించడం ఇది ద్రవ్య వ్యయం మరియు సమయం సౌలభ్యం మరియు వంటి ద్రవ యేతర వ్యయం కావచ్చు వాస్తవానికి ఈ భౌతిక డెలివరీ తో పాటు ప్రామాణిక డెలివరీ చైన్ డిజైనింగ్ మెకానిజమ్స్ మరియు అడ్డంకులు వచ్చాయి సైబర్ సేవలు లేదా ఇ సేవలను వీటిలో ఎన్ని తగ్గించడం కొత్త సంక్లిష్టతలు మరియు వాటిని ఎలా పరిష్కరించాలో మనం తదుపరి సెషన్లో నేర్చుకుంటాం ధన్యవాదాలు